ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పై ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 27 మరియు మనము ఇంటిగ్రల్ కాలిక్యులస్పై మన చర్చను కొనసాగిస్తాము మరియు నేటి అంశం డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రల్ సైన్ కాబట్టి ముఖ్యంగా మనము లీబ్నిట్జ్ నియమము గురించి మాట్లాడుతాము ఇది డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రల్ సైన్ కోసం వర్తించే నియమము మరియు మనము ఈ లీబ్నిట్జ్ నియమము యొక్క డెరివేషన్ మరియు కొన్ని వర్క్ చేసిన సందిగ్ధ ప్రశ్నల లోకి కూడా వెళ్తాము ఈ నియమాన్ని నిర్వచించటానికి ముందు మనము ఈ నియమముని చర్చించడానికి మీన్ వాల్యూ థియోరమ్స్ను గుర్తుచేసుకోవాలి కాబట్టి డిఫరెన్షియల్ కాలిక్యులస్లో మునుపటి ఉపన్యాసాలలో మనము ఇప్పటికే చర్చించాము ఈ లాగ్రేంజ్ మీన్ వాల్యూ థియోరమ్ ఇక్కడ ఈ నిష్పత్తి fb fab afξ ఇక్కడ ξ∈abఉంది మరియు ఇక్కడ మనకు ఈ f అనేది ab పై కంటిన్యూయస్ గా ఉంటుంది అనే ఊహలు ఉన్నాయి మరియు ab పై డిఫరెన్షియేబుల్ గా ఉంటుంది ఈ మీన్ వాల్యూ థియోరమ్ ని కలిగి ఉన్నందున ఈ లాగ్రేంజ్ మీన్ వాల్యూ థియోరమ్ ఆధారంగా మనం కొంచెం ఎక్కువ చేర్చవచ్చు కాబట్టి మనకు ఈ 1b aabfxdxfఉంది ఎందుకంటే మనం పరిష్కరిస్తే ఈ ఇంటిగ్రల్ ఇది fతప్ప మరొకటి కాదు ఆపై మనకు ఇక్కడ a నుండి b కి లిమిట్ ఉంది కాబట్టి ఇది fb faఅవుతుంది కాబట్టి ఈ fb faఇక్కడ సరిగ్గా అదే పదము మరియు దీనిని fద్వారా విభజించారు కాబట్టి ఇప్పుడు మనం మరొకటి ఊహిస్తాము ఈ fxgఅని మనము అనుకుంటాము కాబట్టి ఇప్పుడు దీన్ని కలిగి ఉండటం వలన ఇంటెగ్రల్ కాలిక్యులస్ కోసం మరొక మీన్ వాల్యూ థియోరమ్ లభిస్తుంది కాబట్టి ఇక్కడ fx g మరియు మనకు ఈ నియమము ఇక్కడ లభిస్తుంది abgxdxb agξకాబట్టి ఇది ఏమిటి ఇక్కడ అర్థం ఏమిటి కాబట్టి మీరు ఈ abgxdx ను ఇంటిగ్రల్ చేయాలనుకుంటే ఇది లిమిట్ యొక్క ఈ వ్యత్యాసానికి సమానంగా ఉంటుంది కాబట్టిb a ఆపై gξ కాబట్టి g ఇంటిగ్రేండ్ a నుండి b ఇంటర్వెల్ లో ఏదో ఒక సమయంలో తీసుకోబడుతుంది కాబట్టి ఈ పాయింట్ ఎక్కడ ఉందో మనకు ఖచ్చితంగా తెలియదు కాని ఈ మీన్ వాల్యూ థియోరమ్ ఈ ఇంటిగ్రల్ ఇంటర్వెల్ లో ఏదో ఒక సమయంలో g కి సమానంగా ఉంటుందని మరియు b a లిమిట్ యొక్క ఈ వ్యత్యాసంతో గుణించబడుతుందని చెబుతుంది కాబట్టి ఈ రెండు మీన్ వాల్యూ థియోరమ్ల తో మనము ఇప్పుడు లీబ్నిట్జ్ నియమము కోసం కొనసాగవచ్చు కాబట్టి ఈ నియమము మనకు ఈ ఇంటిగ్రల్ u1ఉంటే ఇవి లిమిట్ లు ఇది ఆల్ఫా నుండి u2α వరకు కొంత ఫంక్షన్ కావచ్చు మరియు ఇంటిగ్రేండ్ రెండు వేరియబుల్స్ కలిగి వున్న ఫంక్షన్ కాబట్టి u1u2fxαdx ఇది ఈ ఫంక్షన్ అని మనము అనుకుంటాము ఎందుకంటే మనం ఈ x పై ఇంటిగ్రల్ చేస్తాము కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఏమిటి ఈ ఇంటిగ్రల్ ఆల్ఫా పై ఆధారపడి ఉంటుంది ఇది యొక్క ఫంక్షన్ అని మనము అనుకుంటాము మరియు ఈ నియమము ఈ u1 u2α ఫంక్షన్ ఇక్కడ లిమిట్ లలో కూర్చుని ఉంటే వాటికి సంబంధించి కంటిన్యూయస్ మొదటి ఆర్డర్ అవకలనం ఉంటాయి కాబట్టి ఇదే జరిగితే మనము దీనిని ఇంటిగ్రల్ గా లేదా ఇతర మాటలలో ని తో అవకలనం చేయవచ్చు ఈ ఇంటిగ్రల్ యొక్క అవకలనము ను మనం తీసుకోవచ్చు మరియు నియమము ఈ dd ఇంటిగ్రల్లోకి వెళుతుందని చెబుతుంది మరియు మనకు ఈ fxαయొక్క అవకలనం లేదా డిఫరెన్షియల్ ఉంటుంది కాబట్టి ఈ fxα యొక్క అవకలనం దీనికి సంబంధించి పాక్షిక అవకలనం అవుతుంది ఎందుకంటే ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ u1u2fxα dxఅనేది కు సంబంధించి పాక్షిక అవకలనం ఆపై మరికొన్ని టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఈ నియమము మనం ఇక్కడ అవకలనం గా తీసుకోవచ్చని చెబుతుంది మనము కి సంబంధించి f యొక్క పార్షియల్ అవకలనం పొందుతాము అప్పుడు ప్లస్ ఇక్కడ ఊర్ధ్వ లిమిట్ యొక్క అవకలనం కాబట్టి fu2ααdu2d ఆపై కింది లిమిట్ కి ఇప్పుడు మైనస్ మీరు మళ్ళీ లోయర్ లిమిట్ fu1ααdu1dα యొక్క అవకలనం కలిగి ఉంటారు మరియు ఇక్కడ ఫంక్షన్ ఇంటిగ్రేండ్ ఇప్పుడు ఈ u1 వద్ద మూల్యాంకనం చేయబడుతుంది కాబట్టి ఇది గుర్తుంచుకోవడం సులభం కాబట్టి మనము దీనిని తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ఇంటిగ్రల్ ddలాగా ఇక్కడ u1u2fxαdx ఇది ఈ అవకలనంకి సమానంగా ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేండ్లోకి ఇంటిగ్రల్గా ఉంటుంది మరియు కి సంబంధించి f యొక్క పాక్షిక అవకలనం అవుతుంది కాబట్టి ఇది ఒక పదము రెండవ పదము ఊర్ధ్వ లిమిట్ యొక్క అవకలనం కలిగి ఉంటుంది మరియు ఈ ఊర్ధ్వ లిమిట్ లో ఇంటిగ్రేండ్ మళ్లీ అంచనా వేయబడుతుంది కాబట్టి ఈ x ఇక్కడ u2 మైనస్ స్థానంలో అదే దృష్టాంతంలో భర్తీ చేయబడుతుంది కాబట్టి u1యొక్క అవకలనం తక్కువ లిమిట్ కి సంబంధించి ఆపై ఇంటిగ్రేండ్ ఈ u1 వద్ద మళ్ళీ అంచనా వేయబడుతుంది కాబట్టి ఇది లీబ్నిట్జ్ నియమము మరియు ఈ ఋజువు కి కూడా మనము వెళ్తాము డిఫరెన్షియల్ కాలిక్యులస్ లో మనం ఇప్పటికే చర్చించిన జ్ఞానంతో ఇది చాలా సులభం ఇది మనము నిరూపించగలము ddu1u2fxαdxfu2ααdu2dα fu1ααdu1dα కాబట్టి ఇక్కడ లీబ్నిట్జ్ నియమము మనము ఈ ఇంటిగ్రల్ను ఆల్ఫా u1u2fxαdxయొక్క ఫంక్షన్ గా తనిఖీ చేస్తాము ఆపై ఈ ΔΦను పరిగణించండి ఇంక్రిమెంట్ లో తీసుకోవటం ద్వారా ఇంక్రిమెంట్ కాబట్టి మనకు α ఉంటుంది కాబట్టి దీనితో మనకు ఇక్కడ α ఉంది ఇక్కడ α ద్వారా భర్తీ చేయబడుతుంది మనకు u1αu2αfxαdx ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడ ఉన్నా అది α మరియు తో భర్తీ చేయబడుతుంది కాబట్టి మళ్ళీ అదే ఇంటిగ్రల్ u1u2fxαdx α u1αu2αfxαdx u1u2fxαdx ఇప్పుడు మనము ఇక్కడ కొంచెం ఎక్కువ కసరత్తు చేస్తాము కాబట్టి u1α మరియు మనం ఇక్కడ u1 గా కనిపించే ఏదో నెంబర్ కు వెళుతున్నాము కాబట్టి ఈ ఇంటిగ్రల్ u1 వరకు మనము ఇప్పుడు విచ్ఛిన్నం చేయబోతున్నాము కాబట్టి u1α ఈ నెంబర్ కు u1 ప్లస్ తరువాత u1 వేరే నెంబర్ కు ఈ u2 లేదా ఇక్కడ ఫంక్షన్ u2 ఆపై u2 నుండి లిమిట్ చివరి వరకు ఉంటుంది u1αu1fxαdxu1u2fxαΔαdxu2u2αΔαfxαΔαdx u1u2fxαdx మనము ఈ ఇంటిగ్రల్ను ఈ మూడు ఇంటిగ్రల్ ల మొత్తంగా తీసుకున్నాము కాబట్టి u1α నుండి u1 వరకు ఆపై u1 నుండి u2 వరకు ఆపై u1 ఎండ్ లిమిట్ కి u2αΔα కాబట్టి ఇది లిమిట్ యొక్క ధర్మము మనము చాలా మధ్యంతర పాయింట్లను తీసుకోవచ్చు మరియు ఇంటిగ్రల్ను అనేక ఇంటిగ్రల్లగా విభజించవచ్చు అప్పుడు మనకు ఇక్కడ ఖచ్చితంగా ఆ పదం మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇలాంటి పదాలను మిళితం చేస్తాము కాబట్టి ఇక్కడ మనకు అదే పరిమితులు u1 నుండి u2 వరకు ఇక్కడ u1 నుండి u2 వరకు ఉన్నాయి కాబట్టి ఈ రెండు పదాలను మనం మిళితం చేస్తాము మరియు అప్పుడు మనము fxα మరియు మైనస్ fxα ను ఇంటిగ్రల్ చేస్తాము కాబట్టి ఈ రెండు పదాలు కలిపి ఆపై మనకు ఈ రెండు పదాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ రెండు పదాలను కలిపి మనకు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ u1u2fxα fxαdxu2u2αΔαfxαΔαdx u1u1αΔαfxαΔαdx లభిస్తుంది ఇప్పుడు మనకు ఈ మూడు ఇంటిగ్రల్ లు ఉన్నాయి ఇప్పుడు మనం మీన్ వాల్యూ థియోరమ్ ని వర్తింపజేస్తాము కాబట్టి ఇక్కడ మనకు u1u2fxα fxαdx తేడా ఉంది కాబట్టి తేడా రెండవ ఆర్గుమెంట్ α తో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము డిఫరెన్షియల్ కాలిక్యులస్ లేదా లాగ్రేంజ్ మీన్ వాల్యూ థియోరమ్ నుండి మీన్ వాల్యూ థియోరమ్ ని వర్తింపజేస్తాము u1u2fxα fxαdxu1u2fx1dx 1ααΔα మరియు ఈ రెండు ఇంటిగ్రల్లలో మునుపటి స్లైడ్లో సమీక్షించిన ఇంటిగ్రల్ కాలిక్యులస్ నుండి మీన్ వాల్యూ థియోరమ్ ని మనము వర్తింపజేస్తాము u2u2αfxαdxf2αΔαu2αΔα u2 ξ2u2u2αΔα u1u1αΔαfxαΔαdxf3αΔαu1αΔα u1 3u1u1αΔα మొదటి ఇంటిగ్రల్ కోసం మీన్ వాల్యూ థియోరమ్ ని ఉపయోగించి మనకు ఈ వ్యత్యాసం ఉంది కాబట్టి మనము ఇక్కడ మీన్ వాల్యూ థియోరమ్ ని వర్తింపజేస్తాము ఇది మనం ఇక్కడ చేత విభజించి తో గుణించినట్లయితే మనం అలా చేయగలము కాబట్టి ఇక్కడ తో విభజించి తో గుణించాలి కాబట్టి లాగ్రేంజ్ మీన్ వాల్యూ సిద్ధాంతం కి సంబంధించి అవకలనం అవుతుంది ఎందుకంటే ఇంక్రిమెంట్ కి ఉంది కాబట్టి కి సంబంధించి అవకలనం మరియు fమరియు ఇక్కడ కొన్ని పాయింట్ల వద్ద మనం ఇక్కడ ని 1గా పిలుస్తున్నాము కాబట్టి 1 సరిగ్గా ఇక్కడ ఇంటర్వెల్కి చెందినది αα 1 అనేది 0 కి మరియు ఈ అనేది 0 కి వెళుతుందని గమనించండి కాబట్టి తరువాత మనం లిమిట్ ని తీసుకుంటాము కాబట్టి ఈ 1 అనేది కి అనేది 0 కి వెళ్లే విధంగా వెళుతుం ది u1u2fxα fxαdxu1u2fx1dx 1ααΔα కాబట్టి దీనితో ఇప్పుడు మనకు రెండవ ఇంటిగ్రల్ ఉంది ఇది u2u2αfxαdx ఇప్పుడు మనం మళ్ళీ ఇంటెగ్రల్ కాలిక్యులస్ నుండి మీన్ వాల్యూ థియోరమ్ ని ఉపయోగిస్తాము ఇది ఇక్కడ ఇంటిగ్రల్ x పైన ఉంటుంది కాబట్టి ఈ సూచనలో ఇది స్థిరం గా ఉంటుంది కాబట్టి ఇంటిగ్రల్ x పైన ఉంటుంది ఈ శ్రేణి లో ఎక్కడో ఒక పాయింట్ ఉంటుంది లేదా ఈ ఇంటిగ్రల్ లిమిట్ లు ఉంటాయి ఇక్కడ ఇంటిగ్రల్ వాల్యూ f కి సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత పాయింట్ వద్ద ఈ x అనేది ఈ ξ2 తో భర్తీ చేయబడుతుంది మరియు α ఉన్నట్లుగా ఆపై లిమిట్ ల వ్యత్యాసం కాబట్టి u2α u2α ఇప్పుడు ఈ ξ2u2u2α ఈ లిమిట్ లకు చెందినది కాబట్టి ఇది ఇంటెగ్రల్ కాలిక్యులస్ యొక్క మీన్ వాల్యూ థియోరమ్ u2u2αfxαdxf2αΔαu2αΔα u2 ξ2u2u2αΔα ఇప్పుడు రెండవ ఇంటిగ్రల్ కోసం అదే థియోరమ్ మనము వర్తింపజేస్తాము కాబట్టి ఈ x కొంత 3 ద్వారా భర్తీ చేయబడుతుంది కాబట్టి పాయింట్ 3 వద్ద ఈ ఫంక్షన్ మూల్యాంకనం మరియు లిమిట్ ల యొక్క వ్యత్యాసం కాబట్టి u1α u1 మరియు మళ్ళీ ఈ 3u1u1αΔα కాబట్టి ఈ మూడు ఇంటిగ్రల్లు ఈ కుడి వైపు పదాల ద్వారా భర్తీ చేయబడతాయి కాబట్టి మళ్ళీ మనకు ఒక ఇంటిగ్రల్ మరియు ఈ రెండు పదాలు ఉంటాయి u1u1αΔαfxαΔαdxf3αΔαu1αΔα u1 3u1u1αΔα కాబట్టి ఇది ఇంటిగ్రల్ ΔΦ రూపంలో అసలు ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ అన్నింటినీ భర్తీ చేస్తాము మనము ఈ లాగ్రేంజ్ మీన్ వాల్యూ థియోరమ్ ని వర్తింపజేసాము అప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ మీన్ వాల్యూ థియోరమ్ కూడా ఇంటిగ్రల్ వాల్యూ థియోరమ్ ని సూచిస్తుంది కాబట్టి మనము మొదటి టర్మ్ నుండి పొందుతాము ఎందుకంటే మనము ఇక్కడ లాగ్రేంజ్ మీన్ వాల్యూ థియోరమ్ ని వర్తింపజేసాము కాబట్టి మనకు ఈ ఎఫ్ ఆల్ఫా లభిస్తుంది మరియు ఈ d డెల్టా ఆల్ఫా ఉంటుంది ΔΦu1u2fxαΔα fxαdxu2u2αΔαfxαΔαdx u1u1αΔαfxαΔαdx రెండవ టర్మ్ నుండి మనము ఇంటిగ్రల్ కాలిక్యులస్ నుండి మీన్ వాల్యూ థియోరమ్ ని మరియు మళ్ళీ ఇక్కడ అలాగే ఇంటిగ్రల్ కాలిక్యులస్ నుండి మీన్ వాల్యూ థియోరమ్ ని వర్తింపజేసాము కాబట్టి ఇప్పుడు ఈ మూడు ఇంటిగ్రల్లు మనకు ఇక్కడ కొత్త పదాలు ఉన్నాయి మరియు మనము ఈ నిబంధనలలో ప్రతిదానికి Δα ద్వారా విభజిస్తాము కాబట్టి ఇక్కడ Δα మరియు ఇక్కడ కూడా Δα ఇక్కడ మనం Δα ద్వారా విభజిస్తాము మరియు ఇక్కడ కూడా Δα ద్వారా విభజిస్తాము

కాబట్టి u2 లో ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఇది లో ఇంక్రిమెంట్ Δα తో చేస్తాము కాబట్టి ఇది u2 మరియు ఇది u1 కాబట్టి ఈ నొటేషన్ తో మనం ఇప్పుడు కదులుతాము కాబట్టి ఇక్కడ u2 u1 మరియు రద్దు అవుతుంది u1u2fx1dxf2αΔαu2Δα f3αΔαu1Δα ఇప్పుడు ఈ సమీకరణంలో Δαనుండి 0 కి వెళ్ళినట్లుగా మనం లిమిట్ ని చూడవచ్చు కాబట్టి ఈ లిమిట్ Δα నుండి 0 కి వెళుతుంది ఇది dd అవకలనం అవుతుంది మరియు ఈ మొదటి టర్మ్ కాబట్టి 1 అనేది కి వెళ్తుంది మరియు మనకు u1u2fxαdx ఉంటుంది కాబట్టి ఈ 1 α→0ఉన్నప్పుడు ఇక్కడ మనకు 2 పదము ఉంది మరియు 2అనేది u2α మరియు u2α మధ్య ఉంటుంది కాబట్టి α→0 అయినప్పుడు ఈ 2 అనేది u2αకి వెళుతుంది ఆపై α→0 ఉన్నప్పుడు ఇది కూడా కి వెళ్తుంది ఇక్కడ ఇది మళ్ళీ అవకలనం గా మారుతుంది du2d మైనస్ ఇక్కడ 3 అనేది u1α మరియు u1α మధ్య ఉంటుంది మరియు α→0 ఉన్నప్పుడు ఈ టర్మ్ 3 అనేది u1α కి వెళుతుంది కాబట్టి మనకు ఇక్కడ fu1αఉంది డెల్టా ఆల్ఫా అనేది 0 కి వెళ్ళినట్లుగా ఆల్ఫా అవుతుంది ఆపై డెల్టా ఆల్ఫాపై ఈ డెల్టా u 1 ఆల్ఫా పరంగా u 1 యొక్క అవకలనం అవుతుంది కాబట్టి మనము నియమాలతో పూర్తి చేసాము కాబట్టి ఇది ఇంటిగ్రల్ గుర్తు క్రింద ఈ అవకలనం అని చెప్తుంది కాబట్టి మీరు అవకాలనాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఇంటిగ్రేండ్కు వెళుతుంది కాబట్టి సంబంధించి f యొక్క పాక్షిక అవకలనం మరియు du2d అనే పదము ఉంటుంది కాబట్టి ఊర్ధ్వ లిమిట్ ఊర్ధ్వ లిమిట్ యొక్క అవకలనం అదే లిమిట్ ఇంటిగ్రేండ్లో ప్రత్యామ్నాయంగా ఉంటుంది మరియు అధమ లిమిట్ యొక్క అధమ అవకలనం మైనస్ అవుతుంది మరియు అదే లిమిట్ ఫంక్షన్లో ప్రతిక్షేపణ అవుతుంది కాబట్టి మనం తరచుగా ఉపయోగించే ఒక ప్రత్యేక సందర్భం కాబట్టి u1α మరియు u2α అవి ఆధారపడవు అని అనుకుంటాము కాబట్టి అవి స్థిరంగా ఉంటాయి ఆ సందర్భంలో ఇక్కడ రెండవ మరియు మూడవ పదాలు రద్దు చేయబడతాయి ఎందుకంటే du2d du1dαఅనేది 0 అవుతుంది ddu1u2fxαdxfu2ααdu2dα fu1ααdu1dα ఆపై మనకు మొదటి టర్మ్ మాత్రమే ఉంది కాబట్టి మనకు స్థిర లిమిట్ లు ఉంటే మనము అవకలనం తీసుకున్నప్పుడు లేదా ఇంటిగ్రల్ గుర్తు కింద వేరుచేసేటప్పుడు మనకు ఒకే ఒక టర్మ్ ఉంటుంది కాబట్టి మనకు ఒకే టర్మ్ ఉంటుంది ఎందుకంటే ఈ రెండు టర్మ్ లు రద్దు చేయబడతాయి లేదా సాధారణంగా మనము ఈ ఇంటిగ్రల్ యొక్క du1dαలాగా వ్రాస్తాము కాబట్టి ఈ ddαabfxαdx ఈ లిమిట్ లు స్థిరంగా ఉన్నందున మనము ఇంటిగ్రేండ్కు వెళ్తాము ఆపై మనకు ఈ అవకలనం క్రింద ఇంటిగ్రల్ గుర్తు ఉంటుంది కాబట్టి మనము ఈ అవకలనంని ఇంటిగ్రల్లోకి తీసుకోవచ్చు కానీ ఇది పాక్షిక అవకలనంలాగా ఉంటుంది ఎందుకంటే f రెండు వేరియబుల్స్ x మరియు ab∂fxα∂αdx పై ఆధారపడి ఉంటుంది ddαab∂fxα∂αdx OR ddαabfxαdxab∂fxα∂αdx కాబట్టి ఇప్పుడు ఈ ఉదాహరణ 1 లో a≥0 అయితే ఇంటిగ్రల్ 0tan 1axx1x2dx2ln 1a అని చూపిస్తాము కాబట్టి ఇంటిగ్రల్ కింద ఈ అవకలనం యొక్క ఆలోచన అటువంటి సంక్లిష్ట ఇంటిగ్రల్లను లెక్కించడానికి చాలా తరచుగా ఉపయోగించబడుతుంది మరియు అవి ఇంటిగ్రల్ గుర్తు క్రింద ఈ డిఫరెన్షియేషన్ చేసే ఆలోచనలు చాలా సరళంగా మారతాయి ఎందుకంటే వాస్తవానికి ఈ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ను అనగా ఇచ్చిన ఇంటిగ్రల్ను a యొక్క ఫంక్షన్ గా పరిగణిస్తాము a ఎందుకంటే టాన్ ఇన్వెర్స్ గా a ఉంది కాబట్టి ఇది a0tan 1axx1x2dx కాబట్టి ఇచ్చిన ఇంటిగ్రల్ మనము a యొక్క ఫంక్షన్ గా తీసుకున్నాము ఇప్పుడు మనము అవకలనం తీసుకుంటాము లేదా a కి సంబంధించి దీనిని అవకలనం చేస్తాము కాబట్టి అవకలనంతో మనం కొంత సరళీకరణ లేదా తదనుగుణమైన ఇంటిగ్రల్ ను చూడగలిగితే మనం తేలికగా పరిష్కరించుకుంటాము అప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ రూపంలో ఇచ్చిన ఇంటిగ్రల్ ను మూల్యాంకనం చేయటానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది కానీ మనం ఇక్కడ a తో అవకలనం చేస్తాము అప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి లిమిట్ లు ఇక్కడ కాన్స్టాంట్ గా పరిగణించబడతాయి అయితే సాధారణంగా ఈ లీబ్నిట్జ్ నియమము లేదా ఇంటిగ్రల్ గుర్తు క్రింద ఉన్న అవకలనం ఇది మనము నిరూపించిన నియమము ఇంప్రాపర్ ఇంటిగ్రల్ లకు చెల్లుబాటు కాదని గమనించాలి మనకు సాధారణంగా కొన్ని అదనపు షరతులు అవసరం కానీ ఈ ఉదాహరణలన్నీ వర్తించేవి మరియు ఇంప్రాపర్ ఇంటిగ్రల్ కోసం ఈ లీబ్నిట్జ్ నియమము యొక్క వర్తింపు ల గురించి మనము ఎక్కువగా వివరించడం లేదు కాబట్టి అన్ని ఉదాహరణలలో నియమము వర్తిస్తుందని ఇక్కడ పరిగణించబడింది కాబట్టి ఇక్కడ ఈ కాన్స్టాంట్ లిమిట్ లను పరిగణిస్తే మనం a కి సంబంధించి అవకలనం చేయవచ్చు

కాబట్టి a011a2x21x2dx011 a211x2 a21a2x2dx ఇప్పుడు మనం దీన్ని సులభంగా అవకలనం చేయవచ్చు కాబట్టి 11 a2tan 1x atan 1ax |011 a22 కాబట్టి మనకు ఇక్కడ ఈ అవకలనం a11a2వచ్చింది మరియు ఇది ఎల్లప్పుడూ సులభతరం చేసే ప్రక్రియ ఎందుకంటే ఇప్పుడు మనం ఈ అవకలన సమీకరణాన్ని సులభంగా ఇంటిగ్రల్ చేయవచ్చు మనము దీనిని ఇంటిగ్రల్ చేసినప్పుడు మనకు a21a cలభిస్తుంది ఇంటిగ్రల్ యొక్క కాన్స్టాంట్ అనేది ఆర్బిట్రరీ కాన్స్టాంట్ అవుతుంది కానీ ఆ కాన్స్టాంట్ ని కూడా మూల్యాంకనం చేయడం చాలా సులభం ఎందుకంటే ఇది a0tan 1axx1x2dxమరియు a అని తెలుసుకోవాలి కాబట్టి వాల్యూ 00 కాబట్టి ఇంటిగ్రల్ విలువను మనకు సులువుగా తెలిసిన చోట తీసుకుంటాము కాబట్టి ఇది 0tan 0 dx0 కాబట్టి ఇక్కడ మనకు v ఉంది ఈ సమాచారం ఇవ్వబడింది ఈ కాన్స్టాంట్ cని అంచనా వేయడానికి ఇక్కడ ఉపయోగించవచ్చు కాబట్టి ఈ 00 తో ఇక్కడ 0 ఉంటుంది ఆపై ఇది 0 కాబట్టి మళ్ళీ ln 1 0 కాబట్టి మనకు c అనేది 0 కి సమానం కాబట్టి మనకు ఈ కాన్స్టాంట్ 0 గా వచ్చింది ఆపై a2log 1a కాబట్టి ఈ లాగ్ అనేది నాచురల్ లాగరిథమిక్ log 1a మరియు ఇది మనము నిరూపించాలనుకుంటున్నాము కాబట్టి ఈ లీబ్నిట్జ్ నియమము ని లేదా ఇంటిగ్రల్ గుర్తు క్రింద అవకాలనాన్ని చాలా సులభంగా ఉపయోగించడం ద్వారా మనము ఇక్కడ ఈ విలువను పొందాము కాబట్టి మరొక ఉదాహరణ ఇక్కడ మనం 0e x2cos αx dx2e 24ను అంచనా వేస్తాము కాబట్టి మళ్ళీ అదే ప్రక్రియ కాబట్టి మనము దీనిని 0e x2cos αx dx గా తీసుకుంటాము ఆపై దీని అవకలనం పొందుతాము 0e x2xsin αx dx మరియు α కి సంబంధించి ఈ αx మనకు x ను ఇస్తుంది మరియు ఇది ఖచ్చితమైన పాయింట్ ఎందుకంటే ఇది పాక్షికంగా అవకలనం చేయడం సులభం కాదు కానీ ఇప్పుడు x ఇక్కడ e x2 తో కనిపించినప్పటి నుండి ఇప్పుడు మనం సులభంగా అవకలనం చేయవచ్చు కాబట్టి మనము ఈ పదాన్ని సులభంగా ఇంటిగ్రల్ చేయవచ్చు మరియు ఈ పదాన్ని అవకలనం చేయవచ్చు కాబట్టి మనం భాగాల వారీగా ఇంటిగ్రల్ పాక్షిక నియమము ని వర్తింపజేయవచ్చు కాబట్టి అలా చేయడం ద్వారా మనము దీన్ని పొందుతాము e x22sin αx |00 e x22cos αx αdx కాబట్టి x అనంతానికి వెళ్ళినప్పుడు మనకు ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది 0 కి వెళుతుంది మరియు x అనేది 0 కి వెళ్ళినప్పుడు సైన్ కారణంగా ఇది 0 కి వెళుతుంది కాబట్టి మొదటి పదము అదృశ్యమవుతుంది ఆపై రెండవది మనకు ఈ మైనస్ సైన్ సగం మరియు ఈ ఇ పవర్ మైనస్ x స్క్వేర్ కాస్ ఆల్ఫా x అదే ఇంటిగ్రల్గా ఉంది వీటిని మనం phi a తో ప్రారంభించాము కాబట్టి ఇది 2 ద్వారా మైనస్ ఆల్ఫా లాగా ఉంటుంది మరియు ఈ phi a కాబట్టి 2 ద్వారా మైనస్ ఆల్ఫా మరియు ఈ phi a మరియు ఇదే ఇంటిగ్రల్ కాబట్టి మనకు ఈ అవకాలన సమీకరణం 2ϕα లభిస్తుంది కాబట్టి ఇది ఇంటిగ్రల్ చేయడం చాలా సులభం కాబట్టి మనము ఈ ϕ α ను ఎడమ చేతి వైపుకు తీసుకెళ్లవచ్చు మరియు ఇక్కడ dకుడి చేతికి వెళ్లి దీన్ని ఇంటిగ్రల్ చేస్తాము కాబట్టి మనము ఈ ln ϕα 24c మరియు ఇది c1e 24 ను పొందుతాము కాబట్టి మనకు c1e 24లభిస్తుంది మరియు ఆ పవర్ c మనం మరొక కాన్స్టాంట్ పొందవచ్చునని ఊహించవచ్చు కాబట్టి మనకు c1e 24 ఉంది ఇప్పుడు మనం ఈ 00e x2dx అని గమనించాము మరియు ఈ ఇంటిగ్రల్ 0e x2dx మునుపటి ఉపన్యాసాలలో కూడా మనం చూసాము మరియు తరువాతి ఉపన్యాసాలలో ఇది 2 కి సమానమని కూడా మనము నిరూపిస్తాము కాబట్టి ఈ స్టాండర్డ్ ఇంటిగ్రల్ యొక్క విలువ 2 కాబట్టి మనకు 0 తెలుసు కాబట్టి దీని ద్వారా మనం ఇప్పుడు c1 ను లెక్కించవచ్చు కాబట్టి c1 అనేది 2 అవుతుంది ఎందుకంటే మనము 0e x2cos αx dx2e 24 ను ఉంచినప్పుడు మరియు అది మనం అంచనా వేయదలిచిన ఇంటిగ్రల్ విలువ కాబట్టి మూడవ ఉదాహరణ మళ్ళీ చాలా సులభం మనకు ఈ 2sin αx xdx ఉంది మరియు మనము ఈ ϕను పొందాలనుకుంటున్నాము ఇక్కడ α≠0 కాబట్టి ఇది ఇంటిగ్రల్ సైన్ కింద ఈ డిఫరెన్షియేషన్ యొక్క డైరెక్ట్ అప్లికేషన్ కాబట్టి మనము దీనిని ఇంటిగ్రల్ కింద డిఫరెన్షియేట్ చేస్తే 2cos αx xxdx2αsin 3 2 sin 2 sin αx |2 2sin 3 sin 2 3sin 3 2sin 2 కాబట్టి ఇది లీబ్నిజ్ నియమము యొక్క డైరెక్ట్ అప్లికేషన్ కాబట్టి నిర్ధారణకు వచ్చినట్లైతే మనము ఈ లీబ్నిట్జ్ నియమము ని నేర్చుకున్నాము ఇది ఇంటిగ్రల్ను చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనకు ఇంటిగ్రల్ Φu1u2fxαdxఉంటే అక్కడ కి సంబంధించి అవకలనం తీసుకోవాలనుకుంటున్నాము కాబట్టి ఈ నియమము అలా చెబుతుంది ddu1u2fxαdx fu2ααdu2dα fu1ααdu1dα కనుక ఇది లీబ్నిట్జ్ నియమము ఇవి ఈ లెక్చర్స్ ను సిద్ధం చేయడానికి మనము ఉపయోగించిన రెఫరెన్సెస్ మరియు చాలా ధన్యవాదములు